మానవ వనరుల నిర్వహణ కోర్సుకు మరొకసారి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ మీకు ఈ కోర్స్ గురించి సాయం చేయడానికి వచ్చాను ఇంతకుముందు మనం అనేక అంశాల గురించి చర్చించాము పని ప్రదేశంలో ఉద్యోగి యొక్క ఆరోగ్యము మరియు ఉద్యోగి శ్రేయస్సు ఈరోజు మన అంశము ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం నేను అనేక వనరులు మూలాలు ఉపయోగించాను నేను కొన్ని పుస్తకాలను ఉపయోగించాను కాస్సియో గిల్మోర్ మరియు విలియమ్స్ Coscio Gilmore and Williams రాసిన ఈ పుస్తకాన్ని నేను ఉపయోగించాను ఇది సవరించిన వాల్యూమ్ పుస్తకం రాబిన్స్ జడ్జి వోహ్రా గోమెజ్ మెజియా బాల్కిన్ కార్డి Robbins Judge Gomez Mejia Balkin Cardy మరియు నేను కొన్ని పరిశోధనా పత్రాలను ఉపయోగించాను ఒకటి స్మిత్ అసోసియేట్స్ Smith Associates చేత మరొకటి ఇడ్రిస్ అసోసియేట్స్ Idris Associates చేత నేను ఉపయోగించిన ఇతర కాగితం డిక్సన్ స్విఫ్ట్ అసోసియేట్స్ Dickson Swift Associates కాబట్టి మనం ఇప్పుడు ఈ అంశాన్ని చర్చిద్దాం కాబట్టి మనము పని ప్రదేశంలో మానసిక సామాజిక భద్రతా వాతావరణం మరియు మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సును తీసుకుందాం పని ప్రదేశంలో ఆరోగ్యం మరియు శ్రేయస్సు అంటే ఏమిటో చర్చించడం ద్వారా ప్రారంభిద్దాం ఇప్పుడు మనము స్లైడ్ను చూసినప్పుడు స్లైడ్ వాస్తవానికి మానసిక సామాజిక భద్రతా వాతావరణం గురించి మాట్లాడుతుంది పెద్ద పదం చాలా సులభమైన అర్థం మానసిక సామాజిక ఈ పదాన్ని విడదీయండి మానసిక మరియు సామాజిక మన చుట్టూ రోజువారీ వాతావరణంలో మనం మన మనస్సుతో మరియు మన పరస్పర చర్యలతో సంబంధిత వ్యక్తులతో ముఖ్యమైన వ్యక్తులతో ప్రజలతో మనం సంభాషించే వారితో సంబంధం కలిగి ఉంటాము అంటే అదే మానసిక సాంఘికం అంటే అప్పుడు మనం మానసిక సామాజిక భద్రత గురించి మాట్లాడుతాము మానసిక సామాజిక భద్రత వాతావరణం కాబట్టి మనము సురక్షితంగా ఉండే సాధారణ వాతావరణం గురించి మాట్లాడుతున్నాము పర్యావరణం మనకు అనుభూతి చెందడానికి సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా మరియు బెదిరింపులకు గురికాకుండా మానసికంగా మరియు సామాజికంగా సహాయపడుతుంది మానసిక సామాజిక భద్రత వాతావరణం అనగా అదే కాబట్టి అప్పుడు సాధారణ మొత్తం వాతావరణం లేదా పని వాతావరణాన్ని మనం సురక్షితంగా భావిస్తాము అక్కడ మనకు ఎలాంటి భయం ఉండదు దీనిని మానసిక సామాజిక భద్రతా వాతావరణం అంటారు మరియు పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు మానసిక ఆరోగ్యం అంటే మనస్సు యొక్క ఆరోగ్యం ఏమీ లేదు మీకు తెలుసా మానసిక అనే పదం చాలా దురదృష్టకర చాలా అసౌకర్యమైన అర్థాన్ని కలిగి ఉంది ఎప్పుడైనా మనము మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నావు అంటే అది పిచ్చి వాళ్ల గురించి అనుకుంటారు అది కాదు దీని అర్థం మానసిక ఆరోగ్యం లేదా అంటే మీ మనస్సు యొక్క ఆరోగ్యం మన మనస్సు యొక్క ఆరోగ్యం గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మన ఒత్తిడి స్థాయిలు సమతుల్యత పని మరియు కుటుంబం గురించి మన సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాము అని అర్థం మన ఉద్యోగ సంతృప్తి గురించి మనం మాట్లాడుతున్నాము మనం మన పని ప్రదేశంలో మన భావోద్వేగాల గురించి మాట్లాడుతున్నాం మనం మనుషులం నేను నా పనిని ఇష్టపడతాను లేదా ఇష్టపడను నా సహోద్యోగులను నేను ఇష్టపడతాను లేదా ఇష్టపడను నా గడువులను నేను ఇష్టపడతాను లేదా ఇష్టపడను నా గడువుతో నేను సౌకర్యవంతంగా లేదా అసౌకర్యంగా ఉండగలను నేను ఒత్తిడి తీసుకోవచ్చు నేను చాలా ఒత్తిడితో ఉండగలను లేదా ఉండలేను కాబట్టి మీకు తెలుసా ఈ విషయాలన్నీ మానసిక శ్రేయస్సుగా పరిగణించబడతాయి నేను ఒత్తిడిని ఎలా తీసుకోవాలి గడువుతో నేను ఎలా వ్యవహరించగలను మనలో కొందరు చాలా చాలా కష్టపడి పనిచేస్తారు మరియు మనస్వంత గడువులను మనమే నిర్ణయిస్తాము కానీ మరు నిమిషంలో ఎవరైనా మనపై గడువు విధించడానికి ప్రయత్నిస్తే మనల్ని మనం పూర్తిగా కోల్పోతాము మనం ఎంతో ఒత్తిడికి గురిఅవుతాము మన రక్తపోటు పై కప్పును తాకుతుంది మనం నిశ్చేష్టులం అవుతాం మన పని మనం చేయలేకపోతాం మనం మీద మనం ఒత్తిడి పెంచుకుంటాం కాబట్టి మీకు తెలుసా మనం మానసిక శ్రేయస్సు గురించిమాట్లాడేటప్పుడు దీని అర్థం అదే ఎంత ఎంత ఒత్తిడి మనకు అనిపిస్తుందో దానిని గురించి మనం మాట్లాడుతున్నము ఎంత సౌకర్యవంతంగా ఎంత మానసికంగా సుఖంగా మన పని వాతావరణంలో అనుభూతి చెందుతాము మరియు ఇది ఖచ్చితంగా అవసరం బాగా పనిచేయడం సంతృప్తి చెందడం మన పనితో మరియు మంచి ఉత్పాదక పని దినం పని వారం అవ్వాలి మరియు మానవ వనరుల నిర్వాహకుడి దృక్పథంలో ఇది చాలా అవసరం చాలా మంది కాకపోతే సంస్థలోని ప్రజలందరూ తమ కార్యాలయంలో సుఖంగా ఉండాలి కాబట్టి మీకు తెలుసా అందువల్ల మానసిక భద్రత వాతావరణంపై చర్చ మానవ వనరుల నిపుణుల కోణం నుండి చాలా చాలా ముఖ్యమైనది మానసిక భద్రతా వాతావరణం ప్రకారం పని ప్రదేశంలో ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇప్పుడు నిర్వాహకుల కోణం నుండి మానవ వనరుల నిర్వాహకులు మానసిక భద్రతా వాతావరణం కేవలం కార్యాలయంలో మనం మానసిక ఆరోగ్యానికి మరియు భద్రతకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాము అనే ప్రాధాన్యతను సూచిస్తుంది మరియు మానసిక సామాజిక భద్రతా వాతావరణం యొక్క కొన్ని అంశాలు నిర్వాహకుల మద్దతు మరియు వారి నిబద్ధత మానసిక భద్రత యొక్క వాతావరణాన్ని నిర్వహించడానికి నిర్వాహకులకు ఎంత ఆసక్తి ఉంది మరియు పని వాతావరణంలో శ్రేయస్సు మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని నిర్వహించడానికి నిర్వాహకులు ఎంత వరకు కట్టుబడి ఉన్నారు అప్పుడు నిర్వాహకుల ప్రాధాన్యత వారి ప్రాధాన్యతల జాబితాలో ఇది ఎంత ఎక్కువ సంస్థాగత కమ్యూనికేషన్ మరొకటి ప్రజలు కట్టుబడి ఉండవచ్చు మీ ఉన్నతాధికారి కట్టుబడి ఉండవచ్చు అయితే వారు దీన్ని మీకు తెలియజేయకపోవచ్చు ఇది ఎంత ముఖ్యమో వారు మీకు చెప్పకపోవచ్చు మరియు వారు మీ పర్యవేక్షకులుగా మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచడానికి వారు ఏ సామర్థ్యంతో పని చేస్తున్నారో మీకు తెలుసు అప్పుడు కాబట్టి వారు ఏమి చేస్తున్నారో మీకు తెలియకపోతే మీ పని వాతావరణంలో మీరు నిజంగా సుఖంగా ఉండలేరు సంస్థాగత భాగస్వామ్యం మరియు ప్రమేయం మరొక అంశం సంస్థ ఎంతవరకు పట్టించుకు0దీ వారు మీ కోసం కార్యక్రమాలు కలిగి ఉండవచ్చు కానీ ఆ ప్రోగ్రామ్లను ప్రచారం చేయకపోతే అవి మీకు తెలుసా మీ సూపర్వైజర్ మీకు చెప్పే మాత్రమే మీకు తెలుస్తుంది అది ఒక ప్రోగ్రామ్లో పాల్గొనడం మీకు ముఖ్యం మీ సంస్థకు ఇది ప్రాధాన్యత అని మీరు నిజంగా గ్రహించలేరు కాబట్టి ఈ విషయాలన్నీ పని ప్రదేశంలోలోని మానసిక శ్రేయస్సు లేదా మానసిక సామాజిక భద్రతా వాతావరణం యొక్క అంశాలుగా ఉంటాయి ఇప్పుడు ఉద్యోగులు సురక్షితంగా భావిస్తే మరియు భయం లేకుండా ఉంటే పరిస్థితులు తమకు సురక్షితమని రిస్క్లు తీసుకోవటానికి ఎక్కువ వనరులను పొందటానికి క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి వారు సురక్షితంగా ఉన్నారని వారు భావించే అవకాశం ఉంది కాబట్టి మీ సంస్థ మిమ్మల్ని చూసుకోబోతోందని మీకు తెలిస్తే వారు మీకు కేటాయించినదానిని మీరు సౌకర్యవంతంగా చేస్తున్నారని వారు నిర్ధారిస్తారు ఒకవేళ ఏ కారణం చేతనైనా అనుకోకుండా మీరు బాధపడితే వారు మిమ్మల్ని చూసుకుంటారు ఆ సమయంలో మీరు రిస్క్ తీసుకుంటారు మీరు విధి యొక్క పరిధి పైన మరియు దాటి వెళ్లి మీరు చేయాలనుకున్నదానికన్నా ఎక్కువ చేస్తారు మరియు ఇది ఒక విజయం విజయం పరిస్థితి మీరు సంతోషంగా ఉంటారు మీరు సంస్థకు కనెక్ట్ అయినట్లు భావిస్తారు మీరు సంస్థను కుటుంబంగా మీ కుటుంబం వెలుపల మీ కుటుంబం ఉన్నట్లు భావిస్తారు నిర్వాహకులు నిబద్ధత గల కార్మికుడిని కలిగి ఉన్నారని వారు భావిస్తారు మీ ఉత్పాదకత పెరుగుతుంది ఫలితంగా సంస్థ యొక్క మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది మరియు ప్రతి ఒక్కరూ సంస్థ మిగులు లో వారి వాటాను పొందుతారు సంస్థ ఎక్కువ లాభం పొందుతుంది మరియు మీరు అధిక బోనస్ పొందడం తో ముగుస్తుంది కాబట్టి ఇది ప్రతిఒక్కరికీ అనుకూలంగా ఉంటుంది ప్లస్ మీరు మీ పనిని ఆనందిస్తారు కాబట్టి మీరు పనిని వదిలివేయరు కాబట్టి మీ సౌకర్య స్థాయిలను చూసుకునే ఆ సంస్థకు మీరు విధేయులై ఉంటారు ఇందులో మొదటి అంశం పని ఒత్తిడి ఒత్తిడి ఏమిటో చర్చించుకుందాం ఒత్తిడి అనేది ఒక డైనమిక్ పరిస్థితి దీనిలో ఒక వ్యక్తి ఎదుర్కోవలసిన ఒక అవకాశం డిమాండ్ లేదా వనరు మరియు ఆ వ్యక్తి కోరుకునే ఫలితం దీనికి విరుద్ధంగా అనుచితంగా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉండడం చాలా దీర్ఘ నిర్వచనం మనందరికీ తెలుసు ఒత్తిడి అంటే ఏమిటి ఏదో ముఖ్యమైనది జరగబోతోంది ఏదో ముఖ్యమైనది చేయాల్సి ఉంది కానీ ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి అనిశ్చితి మరియు ప్రాముఖ్యత ఒత్తిడి యొక్క చాలా ముఖ్యమైన అంశాలు నేను నొక్కి చెప్తున్నాను మనము సాధారణంగా అంటూ ఉంటాము నేను ఒత్తిడిలో ఉన్నాను దేని గురించి నా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అని ఒత్తిడి ఉంది నేనేమైనా చేస్తే మా బాస్ ఏమంటాడో నాకు భయంగా ఉంది నేను చేసిన పనికి వచ్చే ఫలితం ఏవిధంగా ఉంటుందో అని ఒత్తిడిగా ఉంది రేపు పనిలో ఏం ఎదుర్కోవాలో అనే విచారంతో ఉన్నాను వచ్చే ఐదు సంవత్సరాల్లో నా జీవితం ఏ మలుపు తీసుకుంటుందో అనే విచారంతో ఉన్నాను కాబట్టి రహదారిపై ఊరకుక్క ఏమి చేస్తుందో మీరు ఒత్తిడితో ఉండలేరు లేదా ఒకవేళ మీరు జంతు ప్రేమికులైతే మీరు ఈ కుక్క గురించి ఆందోళన చెందుతారు కానీ బజారు జంతువుకు రహదారిపై ఏదైనా ప్రమాదం జరుగుతుందని దానికి సరైన ఆహారము దొరుకుతుందని దొరకదని మీరు నిజంగా ఆందోళన చెందకపోవచ్చు కానీ మీరు మీ స్వంత పెంపుడు జంతువు సమయానికి ఆహారం ఇవ్వడం గురించి ఆందోళన చెందుతారు కాబట్టి పనికి సంబంధించి పనిలో మీ పొరుగువారి ఉత్పత్తి గురించి మీరు ఆందోళన చెందకపోవచ్చు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒక కర్మాగారంలో సమ్మె గురించి మరొకటి గురించి మీరు ఆందోళన చెందకపోవచ్చు కానీ మీ పని పట్ల మీ యజమాని స్పందన గురించి మీరు ఆందోళన చెందుతారు లేదా మీరు మీ సహోద్యోగులు మీకు కంపెనీ బోనస్సు ఇవ్వట్లేదని తెలిసినప్పుడు చాలా ఒత్తిడి లో ఉంటారు కాబట్టి మీ సంస్థలో సమ్మెకు అవకాశం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది ఎందుకంటే ఇది ముఖ్యం మరియు ఇది ఎందుకు ముఖ్యం ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది మరియు అనిశ్చితి మరింత శక్తివంతమైనదిగా మరియు బలీయంచేస్తుంది కాబట్టి ఇది బలంగా ఉంటుంది ఇది మీ భుజంపై ఎక్కి కూర్చుంటుంది ఒత్తిడిలో రకాలు రెండు రకాలు విస్తృత వర్గం ఒత్తిళ్లు ఉండవచ్చు సవాళ్ళతో కూడిన ఒత్తిడి ఉండవచ్చు మరియుఅడ్డంకుల తో కూడిన ఒత్తిళ్ళు ఛాలెంజ్ స్ట్రెసర్స్ అంటే ఒత్తిడి పనిభారం పనులను పూర్తి చేయడానికి ఒత్తిడి మరియు సమయ ఆవశ్యకత మరియు అడ్డంకి ఒత్తిళ్లు అనేవి మీ లక్ష్యాన్ని చేరుకోకుండా చేసే ఒత్తిళ్లు కాబట్టి సవాళ్లు సాధించవచ్చు కానీ కష్టమైన లక్ష్యాలు కావచ్చు అడ్డంకులు అనేవి మిమ్మల్ని లక్ష్యాలు చేరుకోకుండా ఆపే విషయాలు ఒత్తిడి యొక్క సంభావ్య వనరులు ఒత్తిడి వివిధ దిశలలో ఎటు వైపు నుండిరావచ్చు మొదటిది పర్యావరణ కారకాలు తర్వాత మీకు సంస్థాగత అంశాలు ఉన్నాయి మరియు మీకు వ్యక్తిగత అంశాలు ఉన్నాయి వీటిలో ప్రతి ఒక్కటి ఏమిటో మనం ఒక నిమిషంలో చూస్తాము పని ప్రదేశంలో ఒత్తిడి యొక్క కొన్ని వనరులు మళ్ళీ నేను మీకు చెప్పినట్లుగా ఒత్తిడి కూడా వారి వాతావరణంలో సవాలు లేదా క్లిష్ట పరిస్థితులకు వ్యక్తి యొక్క ప్రతిస్పందనను సూచిస్తుంది ఇది ఒత్తిడి ఇది మీ స్పందన మీరు గ్రహించినదానికి పర్యావరణం మీకు ఇస్తోంది ఒత్తిడి అనేది మరేమీ కాదు మీకు మీరే తీసుకునేది వ్యక్తిగత అనుభవం నుండి మనస్తత్వశాస్త్ర విద్యార్థిగా నేను ఈ విషయం మీకు చెప్తున్నాను ఒత్తిడి గురించి మన అవగాహన మన నియంత్రణలో ఉందని నేను తెలుసుకున్నాను ఎంత ఒత్తిడి కింద ఉండాలో నేను నిర్ణయించుకుంటాను ఈ విషయాలకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది నేనే నిర్ణయించుకుంటాను కాబట్టి ఈ మొత్తం ఆలోచన మనకు ఒత్తిడి కలిగించే విషయాలు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది చాలా చాలాముఖ్యం కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం అనుకుంటే అది మనకు ఒత్తిడిని ఇస్తుంది నేను నిర్ణయించుకుంటే అది ఏమైనా అది నా వాతావరణంలో అనిశ్చితంగా ఉంది ఏదో ఉంది దానిపై నాకు నియంత్రణ ఉంది ఇది ఒకటి కాదు అదే అనిశ్చితి నేను అనిశ్చితిని తొలగిస్తే ఒత్తిడి మొత్తం తగ్గుతుంది లేదా దానికి అంత ప్రాముఖ్యత లేదు అనుకుంటే లేదా మరొక ముఖ్యమైన దానిని మనం చూస్తే మొదటిది ప్రాధాన్యత జాబితాలో కిందికి పోతుంది ఒత్తిడిని ఎదుర్కోవటానికి చాలా ప్రభావవంతమైన మార్గం కాబట్టి ఇది నా స్పందన ఇది వ్యక్తి యొక్క ప్రతిస్పందన నియంత్రణ యొక్క లోకస్ నా లోపల ఉంది నేను నిర్ణయిస్తాను మరియు నేను దీన్ని పునరావృతం చేస్తున్నాను మీలాంటి వారు నా లాంటి ఒత్తిడికి గురవుతారు దయచేసి దయచేసి దయచేసి దయచేసి ఈ సలహా తీసుకోండి మరియు మీరు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారు అనేది మీరు నిర్ణయించుకున్నట్లు అంగీకరించండి పని వద్ద మూలాలు పనిభారం ఉద్యోగుల సామర్థ్యాలకు సరిపోలలేదు గాని మీకు చాలా తక్కువ పనిభారం ఉంది కాబట్టి మీరు విసుగు చెందుతారు లేదా మీకు ఎక్కువ పనిభారం ఉంది మీకు ఇచ్చిన సమయంలో మీరు పూర్తి చేయలేని పని చాలా ఉంది లేదా మీకు చాలా తక్కువ పని ఉంది మరియు మీరు దాన్ని పూర్తి చేస్తారు మరియు ఏమి చేయాలో మీకు తెలియదు ఒక స్నేహితుడు ఒకసారి నాకు చెప్పారు వారి కార్యాలయంలో తక్కువ పని చేసే ఉద్యోగిని శిక్షించే ఒక ప్రభావవంతమైన మార్గం వారికి ఇచ్చిన పనినితీసివేయడం నేను ఆ వ్యూహాన్ని ప్రయత్నించాను నా విద్యార్థులతో అద్భుతంగా పని చేసింది మీరు నిజంగా ఒకరిని శిక్షించాలనుకుంటే చాలా సులభమైన మార్గం అలా చేయడం అధిక పనితీరు ఉన్న సిబ్బందికి ఇవ్వడం బాగా పని చేయని వారికి పని ఇవ్వకుండా ఉండటం మరియు అది నిజంగా మీపై చాలా ఒత్తిడి తెస్తుంది ఎందుకంటే ఏదో తప్పు ఏదో తప్పు అని మీరు భావిస్తారు మళ్ళీ ప్రాముఖ్యత పెరుగుతుంది తరువాత ఏమి రాబోతుందనే దానిపై అనిశ్చితి పెరుగుతుంది ఆపై దిద్దుబాటు చర్య మొదలవుతుంది పని వేగం పని వేగం మళ్ళీ చాలా నెమ్మదిగా లేదా చాలా వేగంగా కెరీర్ ఆందోళనలు సంస్థలో నా ప్రాముఖ్యతను సంస్థలో కొంతకాలం నుండి నేను ఏమి చేస్తున్నాను నా పనిని లేదా నా స్థానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇది మరొక విషయం అది మనల్ని ఒత్తిడికి గురిచేస్తుంది పాత్ర సంఘర్షణ మరొక ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం పాత్ర సంఘర్షణ అంటే మిమ్మల్ని ఏదో చేయమని అడిగారు మీరు అది చేయటానికి శిక్షణ పొందలేదు లేదా మీరు చేస్తారని మీరు ఎప్పుడూ ఊహించుకోలేదు మీ విలువ వ్యవస్థ దానికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మనం పాత్ర సంఘర్షణ గురించి మాట్లాడేటప్పుడు మీకు తెలిసిన ప్రతి ఉద్యోగం మనం చేసే ప్రతి స్థానం మనం ఉన్న ప్రతి స్థానం ఎక్కువ లేదా తక్కువ స్పష్టంగా నిర్వచించబడి ఉండలేదు మరియు పాత్ర సంఘర్షణ ఎప్పుడు సంభవిస్తుంది అంటే మనకు ఇచ్చిన పని దాని వివరణ తో సరి పోనప్పుడు ఎందుకంటే మిమ్మల్ని ఏదైనా చేయమని అడిగినప్పుడు మీరు ఒక స్థితిలో ఉంచబడ్డారు మీకు చెప్పారు ఇవి మీ బాధ్యతలు ఇదే మీరు చేయాలి మరియు మీరు చేయమని అడిగినదానికి మీరు సరిపోలుతారు కానీ ఏదో ఒక సమయంలో మీ తార్కిక ఆలోచనా మనస్సు సుముఖంగా లేనప్పుడు ఆ పాత్ర మరియు సంస్థ మీరు అదే చేయాలని ఆశిస్తుంది అక్కడే ఒత్తిడి రావడం ప్రారంభమవుతుంది వ్యక్తిగత సంబంధాలు దీనిపై తగినంత ఒత్తిడి చేయలేవు మనం మాట్లాడుతున్నాము ఒత్తిడి ప్రాముఖ్యత ఏదో మీరు సహాయం చేయలేరు ఏదో అది జరుగుతుంది చాలా సార్లు మనం ఆ ఆపరిస్థితులలో ఉంటాము అక్కడ మనం ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు ఎవరు మనతో కలిసి ఉండరు ఎవరితో మనకు వారు నచ్చరు మా నుండి మరియు సంస్థ నుండి వారి నుండి మనకు ఉన్నదానికంటే ఎలాగైనా భిన్నమైన అంచనాలను కలిగి ఉంటారు కాబట్టి ఆ సమయంలో మా తోటివారితో మనకున్న సంబంధం కొంత ఒత్తిడిని కలిగిస్తుంది ఉద్యోగ నియంత్రణ అవగాహన వనరుల లభ్యత మరియు ప్రాప్యతతో సహా నా ఉద్యోగంపై నాకు ఎంత నియంత్రణ ఉంది నాకు ఎన్ని వనరులు ఉన్నాయి నేను నియంత్రించగలిగేది నేను నియంత్రించలేనిది మీకు తెలుసా మీ ఉద్యోగ పరిస్థితులలో సరళత చాలా చాలా పెద్దగా పెద్దగా ఒత్తిడి కలిగించే అంశం మీరు సృజనాత్మక ఆలోచనాపరులైతే మరియు మీకు ఇచ్చిన ఉద్యోగం ఒక పని తర్వాత మరొక పని చేసేది అయితే అక్కడ మీరు సృజనాత్మకత చూపలేరు మీరు చాలా అసౌకర్యంగా భావిస్తారు మరోవైపు మీరు రూల్ ఫాలోవర్ అయితే మీకు దర్శకత్వం ఇష్టం మీకు తెలుసా ఇద్దరికీ వారి వారి ప్రతికూలతలు అనుకూలతలు ఉన్నాయి కాబట్టి మీరు వైద్య రంగంలో ఉంటే మీకు తెలుసు మీరు డాక్టర్ అయితే లేదా మీరు నర్సు అయితే లేదా ఒక విధమైన కేర్ టేకర్ లేదా ఒక సామాజిక కార్యకర్త ఆసుపత్రికి జతచేయబడి ఉంటే ఉద్యోగంలో మరియు బయట మీరు ప్రజలను చూస్తారు బాధపడతారు మరియు ప్రజలు చనిపోతున్నారు మరియు మీరు కుటుంబాలతో వ్యవహరించాలి మీరు సమస్యలను పరిష్కరించుకోవాలి మీరు మీ చుట్టూ ఉన్న ప్రజల భావోద్వేగాలతో వ్యవహరించాలి మరియు మీరు భావోద్వేగ వ్యక్తి అయితే అప్పుడు ఇవన్నీ మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి మరియు ఇది చాలా కష్టం నేను ఊహించుకోగలను ఇలాంటి వృత్తులలో ఉన్నప్రజలకు విచక్షణతో ఉండటం చాలా కష్టమైన పని ముఖ్యంగా వారు మానసికంగా సున్నితంగా ఉంటే నేను ఊహించలేను ఎవరైనా మానసికంగా సున్నితంగా ఉన్నవారు తమని తాము సరిగ్గా నిర్వహించుకోవడం నేర్చుకుంటేనే విజయవంతమైన డాక్టరు అవుతారు లేకపోతే వారి పరిస్థితి ని ఊహించడం కష్టం ఎందుకంటే మనమంతా మనుషులం ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నట్లు మీరు చూస్తే మీరు వారితో ఏడుస్తారు మరియు దేవుడు క్షమిస్తే మీరు శిశువైద్యుడు అయితే మరియు మీరు పిల్లవాడిని చూస్తే చాలా బాధ పడతారు మీకు తెలుసు మిమ్మల్ని మీరు ఒకలక్ష్యంలో ఉంచుతారు మరియు బతుకుతాడో లేదో తెలియనప్పటికీ మీరు పిల్లల కు ఎలా శస్త్ర చికిత్స చేస్తారు కాబట్టి నా ఉద్దేశ్యం మానవులతో ప్రతిరోజు వ్యవహరించే ఈ వృత్తులలోని వ్యక్తులకు సామాజిక కార్యకర్తలకు అత్యవసర సంరక్షణ కార్మికులకు జంతు సంరక్షణ కార్మికులకు జంతువులను దెబ్బతిన్న పరిస్థితుల్లో చూసేవారికి మరియు వారి స్వంత భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి మరియు బహుశా సాయుధ దళాలలో ప్రజలు కూడా మళ్ళీ పెద్ద అభిమాని మీకు తెలుసు మీరు ప్రత్యేకంగా శిక్షణ పొందాలి ఎవరినైనా వెళ్లి చంపగలగాలి ఎందుకంటే మీ విధి దానిని కోరుతుంది నా ఉద్దేశ్యం తుపాకీని తీయడం మరియు మరొక మానవుడిని కాల్చడం అయినప్పటికీ వ్యక్తి దేశానికి శత్రువు అయితే మీ దేశానికి ప్రమాదకరమైన ఒక మానవుడు మరియు మానవుడి మధ్య తేడాను గుర్తించగలిగేలా విపరీతమైన భావోద్వేగ శిక్షణ అవసరం మరియు ఈ వృత్తులలో ప్రజలకు అభినందనలు కాబట్టి భావోద్వేగ డిమాండ్లు మీపై చాలా ఒత్తిడిని కలిగిస్తాయి పైలట్లు మళ్ళీ మీకు తెలుసా మీరు సరిగ్గా నిద్రపోకపోతే మీరు ఒత్తిడికి గురవుతారు ఇది ఏదైనా ఖచ్చితమైన కార్మికుడిని ప్రభావితం చేస్తుంది అది మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది పనిలో సామాజిక మద్దతు మనం నిద్రలేచిన దగ్గర నుండి చాలా పెద్ద భాగం పనిలో గడుపుతాము మనం పనిలో ఉన్న వ్యక్తులతో కలిసి ఉండకపోతే మనకు అసౌకర్యం కలుగుతుంది పనిప్రదేశాల్లో మనకు స్నేహితులు లేకపోతే అది చాలా ఒత్తిడి కలిగిస్తుంది ఇది మనపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది మరియు మనను మన ఉన్నతాధికారులు మనతోటివారు నచ్చకపోతే అది చాలా అసౌకర్యంగా ఒత్తిడితో ఉంటుంది మీకు తెలియదు తదుపరి దాడి ఎక్కడ నుండి వస్తోంది మీకు తెలియదు బహుశా పనిలో రాజకీయాలు ఉన్నాయి మరియు తదుపరి దాడి ఎక్కడ నుండి వస్తోంది మీకు తెలియదు మరియు సంస్థ లో మీ స్థానాన్ని ఇది ఎలా ప్రభావితం చేస్తుంది కాబట్టి అది పెద్ద ఒత్తిడిని కలిగిస్తుంది పని ప్రదేశంలో మానసిక ఒత్తిడి ప్రభావం కొన్ని అంశాలు లేదా కొన్ని సమస్యలు మనకు పని ప్రదేశంలో ఒత్తిడికి కారణమవుతాయి వ్యక్తిగత స్థాయిలో ఇది ఉద్యోగుల మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది మనం అసౌకర్యంగా భావిస్తాము మీ రక్తపోటు పెరుగుతుంది మీరు తోటివారిని కొట్టే వరకు వెళ్ళవచ్చు మీరు ఆత్రుతగా మారవచ్చు మీ చుట్టూ ఉన్న పరిస్థితుల తో సహనం నశిస్తుంది మీకు తెలుసు మీరు నిరంతరం దాడికి గురవుతున్నారు కొంత సమస్య ఉంది నిరంతరం అనిశ్చితి ఉంది పని చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ మరియు అది మీకు బాధ కలిగిస్తుంది మరియు అది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అది శాశ్వత విచారానికి దారితీస్తుంది దీనిని నిరాశ అని కూడా పిలుస్తారు బర్న్అవుట్ చాలా ఎక్కువ పని చాలా ఎక్కువ పని మీరు మీ పనిని ప్రేమిస్తారు కానీ మీరు ఒక మానవుడు చివరికి మీకు పరిమిత సామర్థ్యం పరిమిత శారీరక బలం ఉంది మరియు ఒక మంచి రోజు మీరు కేవలం చిటపటలాడుతూ ఉంటారు కాబట్టి బర్న్అవుట్ అనేది అలసట మీకు కేటాయించిన పనులను నిర్వహించడానికి మీ సామర్థ్యం పూర్తిగా నశిస్తుంది ఆందోళన రుగ్మతలు మళ్ళీ పనిలో చాలా ఒత్తిడి చాలా ఒత్తిడి మీకు తెలుసా ఒత్తిడి మొత్తం మరియు దాన్ని పరిష్కరించే మీ సామర్థ్యాన్ని బట్టి మీరు కొన్ని ఆందోళన రుగ్మతలకు గురవుతారు మళ్ళీ మీకు తెలుసు మీ ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉండటం అనిశ్చితి ఎక్కువగా ఉండటం మీకు తెలియదు మీరు తొలగించబడతారా లేదా మీరు సామూహికంగా తొలగించబడతారా ఎందుకంటే మీరు వివిధ కారణాల వల్ల సరి అయిన ప్రదర్శన ఇవ్వలేరు అది చాలా సమస్యలను కలిగిస్తుంది అది మీకు కారణం కావచ్చు నా ఉద్దేశ్యం ఇది ఒక దుర్మార్గపు చక్రంగా మారుతుందని మీకు తెలుసు అంటే మీరు ఒత్తిడికి లోనవుతారు పనిలో అనిశ్చితి ఉంది మరియు అది మీ రక్తపోటును పెంచుతుంది మరియు ఈ రక్తపోటు మరియు ఆందోళన స్వల్ప స్వభావానికి దారితీస్తుంది ఎందుకంటే మీరు చాలా ఆందోళన చెందుతున్నారు తరువాత ఏమి జరగబోతోంది మరియు అది ఉత్పత్తి యొక్క నాణ్యతను ప్రభావితం చేస్తుంది మీకు లేదా మీ ఉత్పాదకత దాని ద్వారా ప్రభావితమవుతుంది దాని ద్వారా ప్రతికూలంగా ప్రభావితం చూపుతోంది మరియు అది మీరు తొలగించబడే అవకాశాలను పెంచుతుంది కాబట్టి ఇది ఒక దుర్మార్గపు చక్రంగా మారుతుంది చాలా చెడ్డ చక్రం దాన్ని విచ్ఛిన్నం చేయడం కష్టం కాబట్టి ప్రవర్తనా ఎగవేత ద్వారా సమర్థవంతమైన నిబద్ధత తగ్గిపోతుంది ఇది కూడా జరగవచ్చు చాలా ఒత్తిడి ఉంది మీరు చెప్పేది సరే ఒత్తిడిని ఎదుర్కునే ప్రయత్నంలో మీరు ఉద్యోగానికి కూడా అంటిపెట్టుకుని ఉండరు ఎలా అది సాధ్యమవుతుంది మీరు మీ ఉద్యోగానికి మీ హృదయాన్ని ఆత్మను రక్తాన్ని చెమటలను ఇస్తే తప్ప మీరు చేయలేరు అలాగే మీరు కోరుకుంటారు కాబట్టి కొంత భావోద్వేగ జోడింపు ఉండాలి నేను ప్రజలను నమ్మను నేను నా ఉద్యోగానికి మానసికంగా జతకాలేను అని వారు చెప్పినప్పుడు వారిని నమ్మటం కుదరదు మీకు ఉద్యోగం పట్ల మక్కువ మక్కువ ఉంటేతప్ప కొంత భావోద్వేగ జోడింపు ఉంటే తప్ప మీరు మీ పనిని బాగాచేయలేరు అది నా వ్యక్తిగత భావన మరియు వాస్తవానికి నా అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటాను మీకు తెలుసు కానీ నాకు కనీసం నమ్మదగిన వాదన అవసరం నా ప్రకారం మీరు మితంగా మానవులైతే మీ ఉద్యోగం నుండి పూర్తిగా దూరంగా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి మీలో ఉద్వేగాలు మరియు ఒత్తిడిని పెంచే పరిస్థితుల నుండి మీరు దూరం జరగటం ప్రారంభమవుతుంది మీలో ధూమపానం లేదా మద్యపానం లేదా తినే రుగ్మతలు వంటి హానికరమైన ప్రవర్తనలో పెరుగుదల కనిపిస్తుంది మళ్ళీ ఇది మరొక ప్రభావం ఒత్తిడి చాలా ఉంటుంది కాబట్టి మీరు ధూమపానం చేస్తారు మీరు మద్యం సేవిస్తారు మీరు ఎక్కువగా తినడం ప్రారంభించవచ్చు లేదా పూర్తిగా తినడం వదులుకోవడం మీకు తెలుసా మీరు తినడం మానేయండి మీరు జంక్ ఫుడ్ మీద జీవించండి మరియు అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది సంస్థాగత స్థాయిలో ఎక్కువ ఒత్తిడి నష్టపరిహార దావాలు పెరగడానికి కారణమౌతుంది సంస్థ వారి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో చెప్పటానికి తయారవుతారు మరియు అది కోర్టులో చెప్పబడుతుంది మరియు మీరు జాగ్రత్తగా లేకపోతే ఒక సంస్థగా వ్యాజ్యాలకు మీరు బాధ్యత వహించవచ్చు మీరు మీ ఉద్యోగులపై ఎక్కువ ఒత్తిడి తెస్తారు మరియు ఉద్యోగులు వివిధ కారణాల వల్ల డాక్యుమెంటరీ సాక్ష్యాల ద్వారా సంస్థ వల్ల కలిగే ఒత్తిడి ఒక నిర్దిష్ట మార్గంలో వారిని ప్రభావితం చేసిందని నిరూపించగలరని నా ఉద్దేశ్యం అప్పుడు మీరు మీపై దావా వేస్తున్న నష్టాలకు మీరు బాధ్యత వహిస్తారు శ్రామిక ఆవర్తన రేటు పెరుగుతుంది ఇది స్పష్టంగా ఉంది ఎవరో ఒత్తిడికి గురవుతున్నారు ఎవరో అలసిపోతున్నారు ఎవరో కాలిపోయినట్లు భావిస్తున్నారు ఎవరో ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ సంస్థను విడిచిపెట్టడానికి దారి తీస్తుంది ఉత్పాదకత కూడా తగ్గుతుంది ఒత్తిడి యొక్క నమూనా పర్యావరణ కారకాలు ఆర్థిక అనిశ్చితి రాజకీయ అనిశ్చితి సాంకేతిక మార్పు కొత్త సాంకేతికత ఆగమనం జీతాలు మొదలైనవి ఒత్తిడికి సంబంధించిన మూలాలు కాబట్టి ఆ విషయాలన్నీ సంస్థాగత అంశాలు కానీ డిమాండ్లు పెరగవచ్చు ఒక ఉద్యోగ డిమాండ్ పైకి వెళ్ళవచ్చు వ్యక్తుల మధ్య వ్యక్తిగత డిమాండ్లు పెరగవచ్చు వ్యక్తిగత అంశాలు మీ కుటుంబంలో జరిగే కొన్ని పనులు మీరు ఎలా పని చేస్తారో ప్రభావితం చేయవచ్చు మరియు అది పనిలో మీరు ఉత్పత్తి చేసే వాటిని ప్రభావితం చేస్తుంది నేను మళ్ళీ మీకు చెప్తున్నాను నేను నమ్మేది ఏమిటంటే నేను ఒక మానవుడిని నేను యంత్రం కాదు నేను రోబోట్ కాదు నా కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేదా చనిపోయినా అది నేను చేసే పనిని ప్రభావితం చేస్తుంది ఎందుకంటే నేను నా కుటుంబంతో మానసికంగా ముడిపడి ఉన్నాను మరియు నేను కూడా ఒక కుమార్తె నేను కూడా ఒక సోదరిని నేను కూడా మీకు తెలుసా అంటే నా ఉద్దేశ్యం ఈ విషయాలన్నీ నేను కుమార్తె గా నా పాత్రను పక్కన పక్కన పెట్టి ఉండలేను లేదా సోదరిగా నా పాత్రను పక్కన పక్కన పెట్టి ఉండలేను మరియు చెప్పలేను ఈ రోజు నేను ఉద్యోగిని అవుతాను కాబట్టి ఈ విషయాలన్నిటి కారణంగా నా పని ఒత్తిడిని తీసుకోవచ్చు ఇది కూడా ఒక పెద్ద అంశం మళ్ళీ ఆ వ్యక్తిగత తేడాలు దోహదం చేస్తాయి ఎంత ఒత్తిడి నేను అనుభవిస్తాను అది నాకు శారీరక అవలక్షణాలను ఇవ్వగలదు ఇది నాకు తలనొప్పి ఇవ్వగలదు ఇది నా రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులు గుండె జబ్బులు మానసిక లక్షణాలు ఆందోళన నిరాశలను పెంచగలదు తద్వారా ఉద్యోగ సంతృప్తి తగ్గే అవకాశాలు ఉండవచ్చు కారణం కుటుంబం కావచ్చు మరియు నేను నా ఉద్యోగంలో అసంతృప్తి కావచ్చు నా సహనం స్థాయిలు తగ్గుతాయి ప్రవర్తనా లక్షణాలు ఉత్పాదకత తగ్గుతుంది గైర్హాజరు పెరుగుతుంది కొన్ని రోజులు పనికి వెళ్లాలనినాకు అనిపించదు ఎందుకంటే నేను చాలా అలసిపోయాను కాబట్టి బేసి టర్నోవర్ మీకు తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభావితమవుతాయి మీరు ఒత్తిడిని ఎలా నిర్వహిస్తారు వ్యక్తిగత స్థాయిలో మీరు మీ సమయాన్ని నిర్వహించవచ్చు శారీరక వ్యాయామం సహాయపడుతుంది మీరు నడక కోసం బయటకు వెళ్ళటం చాలా మంచిదని నా నమ్మకం కొన్ని సంస్థలు వాటి సముదాయాలలో జిమ్లు ఏర్పాటు చేశాయి మీకు తెలుసా భవనంలో ఒక వ్యాయామశాల ఉంది ఒక పంచింగ్ గది ఉండవచ్చు మీరు వెళ్ళండి మీరు పంచ్ చేయండి మీ అదనపు శక్తి ఖర్చవుతుంది మరియు మీరు తిరిగి రండి మరియు అది మీకు ఒత్తిడిని తగ్గించడానికి విడుదల చేయడానికి సహాయం చేస్తుంది సడలింపు పద్ధతులు ఇప్పుడు కెమెరా నా చేతులపై దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ స్క్వీజీ బంతులు ఉంటాయి ఇప్పుడు లేవు మీరు తెలుసుకోవాలి మీ సంస్థలో కూడా మీకు స్క్వీజీ బంతులు ఉన్నాయి మీరు ఏమి చేస్తారు స్క్వీజీ బంతులకు వ్యతిరేకంగా మీరు మీ పిడికిలిని గట్టిగా పట్టుకోండి మరియు మీరు మీ చేతులు తెరవండి మరియు నా ఉద్దేశ్యం నన్ను చూసి ఈ వ్యాయామాన్ని ఐదు లేదా ఆరు సార్లు పునరావృతం చేయండి మీ పిడికిలిని గట్టిగా పట్టుకుని దాన్ని తెరవండి మరియు మీ వేళ్లను వీలైనంతవరకు విసిరేయండి దీన్ని చేయండి మరియు లేదా మీరు పూర్తిగా మీ చేతులను చాచుకోవచ్చు ఇది చేయి లేదా దీన్ని చేయండి మీకు తెలుసా మీ చేతులు పైకెత్తండి లేదా నా ఉద్దేశ్యం కాబట్టి ఈ విషయాలన్నీ సహాయపడతాయి వ్యాయామాలు కొన్ని సాధారణ మెడ వ్యాయామాలు మీరు చేయండి మీకు బాగా సహాయపడతాయి తిరిగేటప్పుడు మీ మెడ కూర్చున్న తర్వాత కంప్యూటర్ ముందు ఒక గంట లేదా ఎక్కువ కావచ్చు ఈ మెడ వ్యాయామం మూడు లేదా నాలుగు సార్లు చేయడం మీకు సహాయపడుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి ఇవి విశ్రాంతి పద్ధతులు కళ్ళు మూసుకుని లోతైన శ్వాస తీసుకోండి మరియు అది సహాయపడుతుంది ఇప్పుడే చేయండి కళ్ళు మూసుకోండి లోతైన శ్వాస తీసుకోండి చాలా సులభం నేను యోగా నిపుణుడిని కాదు దయచేసి అక్కడ ఉన్న ఎవరైనా యోగులు దయచేసి నన్ను క్షమించండి మీకు తెలుసా నేను మీకు చూపిస్తున్నాను నాకు ఏది సహాయపడుతుంది కానీ ఇవి చాలా సులభమైన విషయాలు అవి మీకు సహాయపడతాయి ఒత్తిడిని తగ్గించగలవు శుభ్రపరిచ గలవు దూరం చేయగలవు కానీ మీ పనిలో కొంత భాగాన్ని ఎవరైనా చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ ఉద్యోగం యొక్క తక్కువ ఒత్తిడితో కూడిన భాగాలను మీ జూనియర్లకు అప్పగించవచ్చు లేదా ఎవరి సహాయం అయినా నా తీసుకోండి శారీరక మరియు మానసిక అయోమయ స్థితిని దూరం చేసుకోండి మీకు ఇంకా పనిలో ఒత్తిడి ఉంటే ఒక 15 20 నిమిషాలు మీ కార్యాలయాన్ని చక్కగా సర్దడానికి ఉపయోగించమని నా సలహా మీ సొరుగు లో ఉన్నాఅనవసరమైన కాగితాలను తీయండి మీకు కావలసినంత ఎక్కువ ముక్కలుగా వాటిని ముక్కలు చేయండి మరియు చిరిగిన ముక్కలన్ని డస్ట్బిన్లోకి విసిరివేయండి అనవసరమైన పత్రాలు ముఖ్యమైన పత్రాలతో దయచేసి ఇలా చేయవద్దు మీకు అవసరం లేని బిల్లులు కాగితాలు నోటీసు కాపీలు ఏవిఅయితే మీకు పనికిరాని వాటిని తీసుకోండి వీటన్నింటిని మనము నిల్వ చేసుకునే ఉంటాము వాటిని తీసుకోండి అవి లేకపోతే పాత వార్తాపత్రికలు తీసుకోండి వాటిని లక్షల ముక్కలు ముక్కలుగా చేయండి డస్ట్ బిన్ లో పారవేయండి డస్ట్బిన్లోకి విసిరేయండి మరియు మీరు చాలా సుఖంగా ఉంటారు మానసిక అయోమయ పరిస్థితులను క్లియర్ చేయడానికి ఏ వ్యూహాలను అనుసరిస్తారు సంతోషంగా ఉండటానికి ఏదైనా కనుగొనండి మీరు ఆందోళన చెందుతున్న విషయాల జాబితాను తయారు చేయండి మరియు వాటికి ప్రాధాన్యత ఇవ్వండి ఇప్పటికిప్పుడే ఏ పని చేయాలి తక్షణ శ్రద్ధ దేనికి అవసరం ఏమి వేచి ఉండగలదు రేపటి వరకు లేదా ఎల్లుండి వరకు ఏది వేచి ఉండగలదు ఒక జాబితా తయారు చేయి మరియు మీరు నిద్రపోయే ముందు ఈ జాబితాను చూడండి ఆపై మీ దిండుకు చెప్పండి రేపు ఏమి చేయాలో జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి ఒత్తిడిని పట్టుకోమని దిండుకు చెప్పండి నా చింతలను రేపు ఉదయం వరకు తీసుకోమని చెప్పండి నేను భారాన్ని తీసుకుంటాను రేపు ఉదయం మళ్ళీ నా తలపై ఉంచుతాను మరియు నన్ను నమ్మండి మీ దిండు సగం ఒత్తిడినీ జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ పద్ధతిని ఆటో సజెషన్ అంటారు మళ్ళీ నేను శిక్షణ పొందిన స్ట్రెస్ రిలీవర్ లేదా రిలాక్సేషన్ థెరపిస్ట్ కాదు కానీ ఇవి చాలా సరళమైన పద్ధతులు ఇవి ఈ అయోమయాన్ని తొలగించడానికి మీకు సహాయపడతాయి ప్రాధాన్యత పెద్ద పటిష్టమైన లక్ష్యాలను చిన్న చిన్న లక్ష్యాలుగా విడదీయండి మీకు ఒకప్రాజెక్ట్ ఉంది కాబట్టి మీరు ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలి మీకు తెలుసా అది మూడు సంవత్సరాలలో కాబట్టి ఏమైనా మీరు చేయవలసినది సంవత్సరం వారీగా విభజించండి అప్పుడు ఆ సంవత్సరం వారీగా విడిపోవడాన్ని నెల వారీగా విచ్ఛిన్నం చేయండి అప్పుడు వారం వారీగా విభజించండి మరియు ఈ వారం చివరి నాటికి నేను ఏమి చేయాలి అని చెప్పండి నన్ను మొదట దీన్ని పూర్తి చేసి మిగిలిన వాటి గురించి చింతించనివ్వండి మరియు అది మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది మరియు ప్రతి వారం లేదా ప్రతి రెండు వారాలు లేదా ప్రతి మూడు వారాలకు మీరు ఏమి చేశారో మీకు తెలుస్తుంది మూడు వారాల తరువాత మళ్ళీ సందర్శించండి మీరు ఎంత సాధించారో తెలుస్తుంది మరియు అది మీకు తరువాతి దశలో బూస్ట్ ఇస్తుంది సంస్థాగత స్థాయి శిక్షణ గోల్ సెట్టింగ్కు సహాయపడుతుంది మీకు తెలియని విషయాలలో శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుంది మీ కోసం లక్ష్యాలను నిర్దేశించుకోవడం రెగ్యులర్ మరియు తగిన ఫీడ్బ్యాక్ సహాయపడుతుంది మీ సూపర్వైజర్ కు ఫీడ్బ్యాక్ చెప్పడానికి తగిన సమయం లేకపోతే మీ పర్యవేక్షకుడితో అపాయింట్మెంట్ కు ప్రయత్నించండి మరియు పరిష్కరించండి మరియు మీ ఫీడ్ బ్యాక్ కోసం మీ పర్యవేక్షకుడిని అభ్యర్థించండి అది మీకు ఎంతో సహాయపడుతుంది హెచ్ఆర్ నిపుణులుగా మనం చేయగలిగేది మళ్ళీ శిక్షణ అవసరం ఉన్నఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మనం మన ఉద్యోగుల కోసం తక్కువ సాధించగల లక్ష్యాలను నిర్దేశించవచ్చు మేము ఇవ్వగలము క్రమం తప్పకుండా ఇవ్వగలము క్రమం తప్పకుండా మరియు తగిన అభిప్రాయాన్ని రెగ్యులర్ అభిప్రాయాన్ని ఇవ్వగలము మరియు మాకు సహాయపడే అభిప్రాయం అది మా ఉద్యోగులకు సహాయం చేస్తుంది వారు ఏమి చేయాలి మనం ఒక ఉద్యోగికి ఊరికేచెప్పలేము మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచండి అని నేను అనుకుంటున్నాను అది ఒక అస్పష్టమైన విషయం ఒకవ్యక్తి మాట్లాడుతూ నా కమ్యూనికేషన్ నైపుణ్యాలలో తప్పేముంది అంటాడు మరియు మరి మీరేమో ప్రతిదీ తప్పు మీరు మంచి కమ్యూనికేటర్ కాదు అంటారు మీ ఉద్దేశ్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అప్పుడు మీరు సరే అని చెబుతారు మీరు పదాలను సరిగ్గా ఉచ్చరించరు దయచేసి మీ నోరు తెరిచి మీ మాటలను పూర్తిగా ఉచ్చరించండి దయచేసి మీ పదాలను ప్రారంభించండి మరియు ముగించండి చివరి అక్షరం తినకండి ఆపై వ్యక్తి ఈ సమాచారాన్ని తెలుసుకుంటాడు ఒక విషయం ఉంది నేను మెరుగు పడాలి కాబట్టిమీకు తెలు కాబట్టి అలాంటి విషయాలు కాబట్టి మీరు చాలా నిర్దిష్టంగా ఉండాలి ఉద్యోగాలను పున రూపకల్పన చేయాలి మీరు టెలికమ్యుటింగ్ చేర్చవచ్చు మీరు ఇక్కడ మొత్తం విషయాలను చేర్చవచ్చు కాబట్టి ఏమైనప్పటికీ సరే ఉద్యోగుల ప్రమేయం పెరగడం మరొకటి మీరు వారికి కేటాయించిన పనిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ ఉద్యోగుల ప్రమేయం ఉండేటట్లు చూసుకోవాలి ఉద్యోగులతో అధికారిక సంస్థాగత సంభాషణను పెంచడం ఏమి జరుగుతుందో వారికి చెప్పండి నేను మీకు చెప్పినట్లు ఎవరూ అనిశ్చితిని ఇష్టపడరు అనిశ్చితి అనేది ఒత్తిడికి పెద్ద పెద్ద అతిపెద్ద కారణం కాబట్టి మీరు మీ ఉద్యోగులకు మీరు ఏమి చేయాలో చెప్పండి సంస్థలో ఏమి జరుగుతోంది అది వారి ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది అది వారి ఉత్పాదకతను పెంచుతుంది మరియు వారు మిమ్మల్ని చాలా ఎక్కువ ఇష్టపడతారు నేను మీకు చెప్తున్నాను సంస్థాగతంగా మద్దతు ఇచ్చే వెల్నెస్ కార్యక్రమాలు మనం దీని గురించి మాట్లాడుకుందాం ఫ్లెక్సీ టైమ్స్ మరియు టెలికమ్యూటింగ్ ప్రజలకు కొంత నియంత్రణ ఇవ్వండి కొన్ని విషయాలు మార్చండి వారీని సృజనాత్మకంగా ఉండనివ్వండి పని గంటలకు సంబంధించి వారికి కొంత సౌలభ్యం ఇవ్వండి మరియు వాస్తవానికి ఇది సంస్థపై ఆధారపడి ఉంటుంది కానీ సాధ్యమైనంతవరకు దయచేసి వారికి సహాయం చేయండి మరియు ఇది మీకు సహాయం చేస్తుంది మీ సంస్థ దానిని నిర్వహించగలిగితే వారిని టెలికమ్యూట్ చేయడానికి అనుమతించండి అది వారికి చాలా సహాయకారిగా ఉంటుంది ఆ విధంగా వారు మంచి పని జీవిత సమతుల్యతను సాధించగలరు కాబట్టి ఈ ఉపన్యాసం యొక్క తరువాతి భాగంలో కార్యాలయంలో ఉద్యోగుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ఎలా మెరుగు పరచాలి అనేది తెలుసుకుందాం కాబట్టి నా ఉపన్యాసం విన్నందుకు చాలా ధన్యవాదాలు మరియు నేను ఈ అంశంతో తరువాతి భాగం కొనసాగిస్తాను ధన్యవాదాలు